హలో లో నాయిస్ యాంప్లిఫైయర్ల పై రెండవ అధ్యాయానికి స్వాగతం చివరి అధ్యాయం లో మేము రెండు నాయిస్ సోర్స్ లను చూశాము ఒకటి రెసిస్టర్ కారణంగా థర్మల్ నాయిస్ మరియు ఇది ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది అప్పుడు kTB వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిన ఈ ప్రత్యేక రెసిస్టర్ నుండి లభించే గరిష్ట నాయిస్ పవర్ ఏమిటో మేము కనుగొన్నాము ఆ తరువాత p n జంక్షన్ కారణంగా షాట్ నాయిస్ ఉన్న రెండవ నాయిస్ సోర్స్ ని చూశాము దాని వ్యక్తీకరణ in2 2qidcB ఆపై ఈ ప్రత్యేక ఉదాహరణ లో నాయిస్ పవర్ మైనస్ 88 dBm కు సమానం అని మేము చూశాము అది మొబైల్ ఫోన్ అప్లికేషన్ అని చెప్పనివ్వండి కాబట్టి చాలా సందర్భాలలో మొదటి దశ లో నిజంగా సాధ్యమైనంత తక్కువ కరెంట్ కలిగి ఉండాలి ఆ తరువాత మేము సిగ్నల్ టు నాయిస్ రేషియో మరియు నాయిస్ ఫిగర్ ను నిర్వచించాము ఆపై మేము నెట్వర్క్ యొక్క నాయిస్ టెంపరేచర్ ను నిర్వచించాము ఆ తర్వాత మేము డెరివేషన్ చేసాము మరియు క్యాస్కేడ్ దశల లో మొత్తం నాయిస్ ఫిగర్ ను కనుగొన్నాము కాబట్టి 3 క్యాస్కేడ్ నెట్వర్క్ల కోసం NF13 ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిందని మేము కనుగొన్నాము ఇక్కడ మొదటి దశ నాయిస్ ఫిగర్ వస్తుంది రెండవ దశ నాయిస్ ఫిగర్ మొదటి దశ యొక్క గెయిన్ ద్వారా డివైడ్ చేయబడింది మరియు మూడవ దశ నాయిస్ ఫిగర్ మొదటి మరియు రెండవ నెట్వర్క్ల గెయిన్ ద్వారా డివైడ్ చేయబడింది అప్పుడు మొత్తం నాయిస్ ఫిగర్ ను తెలుసుకోవడానికి మేము ఒక ఉదాహరణ తీసుకున్నాము మరియు మొత్తం నాయిస్ ఫిగర్ 2 83 dB అని మేము కనుగొన్నాము ఇక్కడ ఒక్క దశ యొక్క నాయిస్ ఫిగర్ 2 dB 6 dB మరియు 10 dB కానీ నికర విలువ 2 83 dB మరియు ఇది మొదటి దశ మరియు రెండవ దశ యొక్క పరిమిత గెయిన్ కారణంగా ఉంది ఇప్పుడు లో నాయిస్ యాంప్లిఫైయర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం కాబట్టి టూ పోర్ట్ యాంప్లిఫైయర్ యొక్క నాయిస్ ఫిగర్ ఇలా నిర్వచించబడింది NFiNFmin4rns 021 s2102 కాబట్టిఈ వ్యక్తీకరణ ఏమిటో నన్ను చెప్పనివ్వండి ఇక్కడ విభిన్న పదాలు ఏమిటి NFmin ఇచ్చిన ట్రాన్సిస్టర్ లేదా యాంప్లిఫైయర్ యొక్క మినిమమ్ నాయిస్ ఫిగర్ rn అనేది నార్మలైజ్డ్ నాయిస్ రెసిస్టెన్స్ చాలా సందర్భాలలో ఈ నార్మలైజ్డ్ నాయిస్ రెసిస్టెన్స్ విలువ నాయిస్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై Z0 కు సమానం మరియు Z0 బహుశా చాలా సందర్భాలలో 50 Ω కు సమానం తక్కువ నాయిస్ ఫిగర్ కోసం Γ0 అనేది ΓSయొక్క ఆప్టిమమ్ విలువ ఇప్పుడు మునుపటి అధ్యాయాలలో గెయిన్ ఆప్టిమైజ్ చేయడానికి మేము ఇన్పుట్ సైడ్ మరియు అవుట్పుట్ సైడ్ లో కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ను గీస్తాము కాబట్టి అక్కడ మేము గెయిన్ గురించి మాత్రమే ఆందోళన చెందాము కానీ ఇప్పుడు మేము నాయిస్ ఫిగర్ గురించి కూడా ఆందోళన చెందుతున్నాము కాబట్టిΓS ను Γ0 కు సమానం గా ఎంచుకుంటే ఈ వ్యక్తీకరణ NFmin కు తగ్గుతుంది అని మీరు ఇక్కడ చూడగలరు కాబట్టి ΓS ను Γ0 గా ఎంచుకుంటే ఈ టర్మ్ 0 అవుతుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్ యొక్క మొత్తం నాయిస్ ఫిగర్ ను NFmin గా మనం రియలైజ్ చేయవచ్చు అయితే ΓS విలువ Γ0 కు సమానం కాకపోతే NFi ఎక్కువ విలువను కలిగి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేయవలసి ఉంది కాబట్టి మీరు ఆప్టిమైజ్ చేయవలసి వస్తే గెయిన్ మీరు ΓS యొక్క విభిన్న విలువను ఎన్నుకోవలసి ఉంటుంది కానీ మీరు తక్కువ నాయిస్ ఫిగర్ కోసం ఆప్టిమైజ్ చేయవలసి వస్తే మీరు ΓS యొక్క విభిన్న విలువను ఎన్నుకోవాలి గెయిన్ ఆప్టిమైజ్ చేయడానికి లేదా నాయిస్ ఫిగర్ ను ఆప్టిమైజ్ చేయడానికి ΓS యొక్క సరైన విలువను ఎలా ఎంచుకోవాలో ఈ రోజు చూద్దాం మునుపటి అధ్యాయం లో కరెంట్ i2 కారణంగా మరియు రెసిస్టర్ రెసిస్టర్ నాయిస్ పవర్ కారణంగా నాయిస్ పవర్ ని చూశాము కాబట్టి ఈ వ్యక్తీకరణ ఏమిటి ఇప్పుడు ట్రాన్సిస్టర్కు కేవలం రెండు p n జంక్షన్ ఉండవచ్చు అని నేను చెప్పాలనుకుంటున్నాను కాని యాంప్లిఫైయర్లో మల్టిపుల్ ట్రాన్సిస్టర్లు ఉండవచ్చు కాబట్టి మీరు ఆ విషయాలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తే చాలా సమయం పడుతుంది కాబట్టిదీనిని సరళంగా చేయడానికి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వద్ద తయారీదారులు సాధారణంగా NFmin rn మరియు Γ0 విలువలను ఇస్తారు కాబట్టి మీరు ఈ పారామితులను ఉపయోగించి ఉత్తమమైన నాయిస్ ఫిగర్ లేదా సాధ్యమైనంత ఉత్తమమైన గెయిన్ కోసం యాంప్లిఫైయర్ను డిజైన్ చేయవచ్చు లేదా మేము రెండింటి మధ్య రాజీపడవచ్చు కాబట్టి ఇప్పుడు కాన్స్టెంట్ నాయిస్ ఫిగర్ సర్కిల్ను కనుగొనాలి ఇప్పుడు ఇప్పటి వరకు మేము స్టెబిలిటీ సర్కిల్ గురించి మాట్లాడాము అప్పుడు మేము గెయిన్ సర్కిల్ గురించి మాట్లాడాము ఇప్పుడు మనం నాయిస్ ఫిగర్ సర్కిల్ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి ఈ సర్కిల్లన్నింటినీ చూడటం ద్వారా మీ మనస్సు సర్కిల్లోకి వెళ్లదని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు నేను మీ అందరి కోసం వీలైనంత సరళంగా చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మనం ఇప్పుడు నాయిస్ ఫిగర్ సర్కిల్ని కనుగొనవలసి ఉంది ΓS కోసం ఈ ప్రత్యేక వ్యక్తీకరణను మేము పరిష్కరించాము కాబట్టి మీరు ఈ నిబంధనలను ఇక్కడ చూడవచ్చు |ΓS Γ0|2 ఇక్కడ వ్రాయండి 1 |ΓS|2 ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఇక్కడ ఈ భాగానికి సంబంధించిన పదం ఇది ఇప్పుడు దీనిని ఇక్కడ ఈ రూపంలో సూచించాలి కాబట్టి NFmin ఆ వైపుకు వెళుతుంది కాబట్టి NFi మైనస్ NFmin ఇప్పుడు 4 rn డినామినేటర్ లో వస్తుంది కాబట్టి అది ఇక్కడకు వస్తుంది మరియు ఈ వన్ ప్లస్ Γ0 మొత్తం స్క్వేర్ ఈ వైపుకు వెళుతుంది కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి Nis 021 s2NFi NFmin4rn102 కాబట్టి ఇప్పుడు ఇచ్చిన పరికరానికి NFmin rn Γ0 మనకు తెలుస్తుంది మరియు అప్పుడు మనం కోరుకున్న NFi కోసం డిజైన్ చేయాలి ఇప్పుడు NFi ను NF కు సమానంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నామని మీరు అనవచ్చు కాని నేను చెప్పినట్లుగా మీరు ΓS ను Γ0 కు సమానంగా ఎంచుకుంటే ఈ మొత్తం విషయం ఇక్కడ 0 కి సమానంగా లభిస్తుంది కాని అది తక్కువ గెయిన్ ని ఇస్తుంది కాబట్టి నాయిస్ ఫిగర్ సర్కిల్ను ఎలా ప్లాట్ చేయవచ్చో చూద్దాం ఆపై ΓS యొక్క ఆప్టిమమ్ విలువను ఎలా ఎంచుకోవాలో నేను మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఈ ప్రత్యేక సమీకరణం పరిష్కరించడానికి NFmin rn Γ0 మరియు కోరుకున్న NFi ఇచ్చిన విలువల ద్వారా Ni తెలుసు కాబట్టి ఇది తెలుస్తుంది అంటే Ni తెలుస్తుంది కాబట్టి మేము ఈ సమీకరణాన్ని ΓS కోసం పరిష్కరిస్తాము కాబట్టి నాయిస్ ఫిగర్ సర్కిల్ సమీకరణం ΓS మైనస్ ఈ టర్మ్ ఇక్కడ సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ ఏమిటి ఇది నాయిస్ ఫిగర్ సర్కిల్ యొక్క కేంద్రం తప్ప మరొకటి కాదు కాబట్టి అది ఇలా ఇవ్వబడింది CFi01Ni మరియు ఇది ఇక్కడ ఏమిటి ఇది నాయిస్ ఫిగర్ సర్కిల్ యొక్క రేడియస్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మేము దాని యొక్క స్క్వేర్ రూట్ ని తీసుకోవాలి ఎందుకంటే ఇది rFi స్క్వేర్కు సమానం కాబట్టి rFi ఇలా ఇవ్వబడినది rFi11NiNi2Ni1 02 కాబట్టి ఇప్పుడు NFi విలువ NFmin కి సమానమైనప్పుడు ఈ ప్రత్యేక కేసును తీసుకుందాం కాబట్టిమునుపటి స్లైడ్లో చూపించినట్లుగా NFi విలువ NFmin కి సమానంగా ఉంటే Ni విలువ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు Ni విలువను ఇక్కడ 0 కి సమానంగా ప్రతిక్షేపిస్తే కాబట్టి ఈ టర్మ్ విలువ ఎంత ఉంటుంది cFi విలువ Γ0 అవుతుంది rFi అంటే ఏమిటి Ni విలువ 0 కి సమానం అని మీరు చెప్పవచ్చు ఇది 0 ఇది కూడా 0 ఇది 1 ప్లస్ 0 అవుతుంది కాబట్టి మొత్తంగా ఇది 0 అవుతుంది కాబట్టిఅబ్సొల్యూట్ నాయిస్ ఫిగర్ కోసం నేను చెప్పినట్లు గా NFi విలువ NFmin కి సమానమైనప్పుడు మనం ΓS విలువ ని Γ0 కు సమానంగా ఎంచుకోవాలి సరే కాబట్టి అది ఒకే పాయింట్ కు అనుగుణంగా ఉంటుంది అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది ఆప్టిమమ్ గెయిన్ కి దారితీయకపోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన సమాచారాన్ని మరియు మేము కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్స్ గురించి మునుపటి అధ్యాయాలలో అధ్యయనం చేసిన సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ రెండింటినీ మిళితం చేసి లో నాయిస్ యాంప్లిఫైయర్ డిజైన్ చేద్దాం కానీ దీనికి ముందు నాయిస్ ఫిగర్ సర్కిల్ ఉదాహరణను తీసుకుందాం కాబట్టి ఇక్కడ NFmin విలువ 2 dB కు సమానం rn విలువ 4 Ω Γ0 అది 0 485∟ 155º ఉంది ఇవి పేర్కొనబడ్డాయి కాబట్టి మేము NFi విలువ 3 dB Z0 అనేది 50 Ω కు సమానమైనదాని కోసం నాయిస్ ఫిగర్ సర్కిల్ను ప్లాట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా మనం Ni విలువను కనుగొనవచ్చు కాబట్టి వివిధ విలువలను ప్రతిక్షేపించండి మళ్ళీ గుర్తుంచుకోండి విలువలను నేరుగా dB పరంగా ఉంచవద్దు లేకపోతే ఇది 3 మైనస్ 2 అవుతుంది దయచేసి మీరు ఈ dB విలువలను సంబంధిత సంఖ్యా విలువలుగా మార్చవలసి ఉంటుంది కాబట్టి 3 dB యొక్క సంఖ్యా విలువ 1 995 2 dB యొక్క సంఖ్యా విలువ 1 585 డివైడెడ్ బై 4 x rn అవుతుంది rn అనేది క్యాపిటల్ Rn డివైడెడ్ బై 50 అప్పుడు ఈ 1 Γ0 అవుతుంది దీని ద్వారా ప్రత్యేక వ్యక్తీకరణ ఇవ్వబడుతుంది మరియు మేము దాని మ్యాగ్నిట్యూడ్ ని తీసుకోవాలి కాబట్టి Ni విలువ రియల్ నెంబర్ గా ఉంటుంది అది కాంప్లెక్స్ సంఖ్య కాదు ఎందుకంటే ఇక్కడ మేము ఈ ప్రత్యేక టర్మ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడు మనం cFi యొక్క విలువను లెక్కించవచ్చు cFi అనేది Γ0 డివైడెడ్ బై 1 ప్లస్ Ni తప్ప మరొకటి కాదు కాబట్టి cFi ఇక్కడ ఇది ఒకటి ఇప్పుడు cFi యొక్క యాంగిల్ Γ0 యొక్క యాంగిల్ ఒకేవిధంగా ఉందని మీరు ఇక్కడ గమనించవచ్చు సరే మరియు rFi యొక్క విలువ ఏమిటి మేము Ni యొక్క విలువను ప్రతిక్షేపిస్తాము rFi 0 512 గా వస్తుంది ఇప్పుడు స్మిత్ చార్టులో నాయిస్ ఫిగర్ సర్కిల్ను ప్లాట్ చేద్దాం కాబట్టిమొదట మీరు ఏమి చేయాలి Γ0 ను స్మిత్ చార్టులో గుర్తించండి కాబట్టి Γ0 విలువ 0 485∟ 155º ఉంది కాబట్టి మీరు 155º యాంగిల్ లో ఉన్న ఒక లైన్ ను గీయండి ఆపై Γ0 ను 480 485 గా గుర్తించండి కాబట్టిమీకు తెలుసు ఇప్పుడు ఇది 1 కి సమానంగా సాధారణీకరించబడిందని కాబట్టి ఈ సాధారణ విలువలో 0 485 ఇక్కడ చూపించబడాలి అప్పుడు cFi ను గుర్తించండిcFi విలువ 0333 ను స్మిత్ చార్ట్ లో గుర్తించి మరియు ఇక్కడ సర్కిల్ ను గీయండి మీరు ఈ ప్రత్యేకమైన నాయిస్ ఫిగర్ సర్కిల్లో ΓS యొక్క ఏదైనా విలువను ఎంచుకోవచ్చు మరియు అది కాన్స్టెంట్ నాయిస్ ఫిగర్ ను ఇస్తుంది అందుకే దీనిని కాన్స్టెంట్ నాయిస్ ఫిగర్ సర్కిల్ అని పిలుస్తారు NF i యొక్క విభిన్న విలువల కోసం ఇతర నాయిస్ ఫిగర్ సర్కిల్ల స్థానం ఎక్కడ ఉంటుందో నేను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ NFmin కి అనుగుణంగా 2 dB కి సమానమైన ఈ పాయింట్ గుర్తుకు తెచ్చుకోండి 5 dB పట్ల ఆసక్తి కలిగి ఉన్నామని అనుకుందాం 5 dB నాయిస్ ఫిగర్ సర్కిల్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇది 3 dB నాయిస్ ఫిగర్ సర్కిల్ 4 dB నాయిస్ ఫిగర్ సర్కిల్ ఇక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈ సమాచారంతో ఇప్పుడు లో నాయిస్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి లో నాయిస్ యాంప్లిఫైయర్ డిజైన్ చేయడానికి ఇవి డిజైన్ దశలు కాబట్టి ఇచ్చిన బయాసింగ్ కండీషన్ మరియు ఫ్రీక్వెన్సీ కోసం ట్రాన్సిస్టర్ యొక్క S పారామితులు మరియు నాయిస్ పారామితులు ఇవ్వబడతాయి కాబట్టి ఇప్పుడు మనం అవసరమైన నాయిస్ ఫిగర్ మరియు గెయిన్ కోసం డిజైన్ చేయవలసి ఉంటుందని చెప్పండి నాయిస్ ఫిగర్ సర్కిల్లను ఎలా గీయాలి అని మేము ఇప్పటికే చూశాము ఇప్పుడు నాయిస్ ఫిగర్ సర్కిల్పై గెయిన్ సర్కిల్లను ఎలా ఉంచాలో చూద్దాం కాబట్టి మళ్ళీ యాంప్లిఫైయర్ డిజైన్ చేయడానికి మీరు మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ డిజైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము చర్చించిన దశలను అనుసరించాలి కాబట్టి మొదట మీరు యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉందో లేదో తనిఖీ చేయండి కాబట్టి దాని కోసం మీరు Δ విలువను లెక్కిస్తారు K విలువను లెక్కించండిΔ విలువ 1 కన్నా తక్కువ మరియు k విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే అది అన్కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి మీరు స్టెబిలిటీ సర్కిల్స్ లను గీయవలసిన అవసరం లేదు ఆ పరిస్థితి సంతృప్తి చెందకపోతే యాంప్లిఫైయర్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది మీరు ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్స్ గీయాలి ఆపై స్టెబిలిటీ సర్కిల్ కి దూరంగా ఉన్న ΓS మరియు ΓL విలువను ఎంచుకోవాలి తరువాత Gtu అయిన తదుపరి భాగం చూద్దాము ఇప్పుడు మళ్ళీ మీరు Gtu వైపు చూసేముందు మీరు ఏమి చేస్తారు మొదట మీరు Gtu max ను లెక్కిస్తారు తద్వారా కావలసిన గెయిన్ Gtu max కన్నా తక్కువగా ఉండాలి అప్పుడు మీరు M విలువను లెక్కించండి ఆపై m విలువ 0 05 కన్నా తక్కువగా ఉందా లేదో సరిచూసుకోండి కాబట్టి గెయిన్ ఎర్రర్ చాలా తక్కువగా ఉందని మీకు తెలుసు గెయిన్ యొక్క కావలసిన విలువ కోసం ఇప్పుడు తరువాతి భాగం వస్తుంది ఏమి చేయాలి |S21|2 తెలుసు కాబట్టి మనం ఇంతకు ముందు చేసినట్లుగా ఇప్పుడు gs మరియు gl యొక్క విలువను ఎన్నుకోవాలి కానీ ఇప్పుడు స్వల్ప మార్పు ఉంది ఇప్పుడు మనం gl పై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు ఇప్పుడు మనం gs విలువ పై ఎక్కువ దృష్టి పెడతాము మనం gs విలువపై ఎందుకు ఎక్కువ దృష్టిపెడతాము ఈ gs ఇన్పుట్ వైపు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్కు అనుగుణంగా ఉంటుంది అది మాకు ΓS విలువను ఇస్తుంది మరియు నాయిస్ ఫిగర్ సర్కిల్ కూడా ΓS విలువను నిర్ణయిస్తుంది కాబట్టి మొదట మేము ΓS విలువను ఎలా కనుగొనాలో దృష్టి పెడతాము లేదా మీరు gs విలువను చెప్పవచ్చు అప్పుడు మేము gl విలువను పరిశీలిస్తాము కాబట్టి మొదటి దశ gs యొక్క విలువను gs max కంటే తక్కువగా ఎన్నుకోండి తరువాత ప్లాట్ చేయండి కాన్స్టెంట్ gs సర్కిల్ మరియు NF సర్కిల్ను ప్లాట్ చేయండి gs తక్కువ నాయిస్ ఫిగర్ కోసం లేదా ఇచ్చిన నాయిస్ ఫిగర్ కోసం ΓS యొక్క విలువను ఎంచుకోండి మరియు ఆపై మీరు gs విలువ ఏమిటో తెలుసుకుంటారు మీరు gs ను తెలుసుకున్న తర్వాత గెయిన్ అవసరాన్ని తీర్చడానికి మీరు gl విలువను లెక్కిస్తారు ఆ తరువాత మీరు లోడ్ గెయిన్ సర్కిల్ను గీయండి ఆపై ΓL విలువను ఎంచుకోండి కాబట్టి ఇప్పుడు మేము రెండు వేర్వేరు ఉదాహరణలను తీసుకుంటాము కాబట్టి ఇక్కడ డిజైన్ ఉదాహరణ 1 కాబట్టి నాయిస్ ఫిగర్ ఉదాహరణ లో నేను చూపించినదానిలాగానే ఇది ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇది Γ0 మరియు ఇది 3 dB కి నాయిస్ ఫిగర్ సర్కిల్ ఇది 2 5 dB కి నాయిస్ ఫిగర్ సర్కిల్ 5 dB నాయిస్ సర్కిల్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది ఖచ్చితమైన 2 5 dB నాయిస్ ఫిగర్ సర్కిల్ అని నేను చెప్పడం లేదు ఇప్పుడు వేర్వేరు సోర్స్ గెయిన్ సర్కిల్స్ లను చూద్దాం కాబట్టి ఇక్కడ మీరు ఈ ప్రత్యేకమైన పాయింట్ S ను ఎంచుకుంటే మనకు గరిష్ట గెయిన్ లభిస్తుంది అయితే ఇవి gns యొక్క వేర్వేరు విలువలకు ఇతర కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్స్ నేను వాస్తవానికి gns యొక్క సాధారణీకరించిన విలువను చూపిస్తున్నాను ఇది 0 85 0 9 0 95 అని చెప్పనివ్వండి ఇక్కడ ఇది 1 కి సమానంగా ఉంటుంది ఈ gns ను చూపించడానికి కారణం gs వేర్వేరు యాంప్లిఫైయర్ లేదా ట్రాన్సిస్టర్ కోసం వేర్వేరు విలువలను కలిగి ఉండవచ్చు ఈ ప్రత్యేక పాయింట్ కు అనుగుణమైన గరిష్ట గెయిన్ కోసం ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ను డిజైన్ చేయడానికి ఇప్పుడు ఒకరు ప్రయత్నిస్తే నాయిస్ ఫిగర్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు ఎందుకంటే ఇది 3 dB మనం మరొక సర్కిల్ ని చూస్తే 4 dB కావచ్చు ఇక్కడ నాయిస్ ఫిగర్ 4 dB లేదా 5 dB కూడా కావచ్చు కాబట్టి గరిష్ట గెయిన్ కోసం ఈ ప్రత్యేకమైన పాయింట్ ను ఎంచుకోవడం మంచిది కాదు కాబట్టి మనం ఇప్పుడు గెయిన్ల ను త్యాగం చేయాలి కాబట్టి మేము ఈ ప్రత్యేకమైన సర్కిల్ ని చూస్తే ఆ గెయిన్ కొద్దిగా తగ్గుతుందని మీరు చూడవచ్చు కాని ఇది నాయిస్ ఫిగర్ సర్కిల్కు దగ్గరగా ఉంటుంది కాబట్టిఈ ప్రత్యేక సర్కిల్ ని ఇక్కడ చూద్దాందీని సాధారణీకరించే విలువ 0 9 ఇది ఈ పాయింట్ వద్ద నాయిస్ ఫిగర్ 3 dB సర్కిల్ని ఈ ప్రత్యేక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుందని మీరు చూడవచ్చు మరియు ఇది ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద 2 5 dB నాయిస్ సర్కిల్ను కలుస్తుంది మరియు తరువాత మరొకటి ఉంది కాబట్టి గెయిన్ తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు కాని అప్పుడు మేము తక్కువ నాయిస్ ఫిగర్ కి దగ్గరవుతున్నాము కాబట్టి చాలా సరళమైన ప్రశ్నను అడుగుతానుΓS కోసం A B C మరియు D లలో ఏ పాయింట్ ను ఎన్నుకోవాలి కాబట్టి మనకు పాయింట్ A B C D ఉందని చెప్పండి మొదట ABC పాయింట్లను చూద్దాం 3 పాయింట్లు ABC కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్స్ లో ఉన్నాయని మీరు చూడవచ్చు ఇది gns విలువను సాధారణీకరించడానికి అనుగుణంగా ఉంటుంది ఇది 0 ఇప్పుడు మేము పాయింట్ A మరియు C లను ఎంచుకుంటే నాయిస్ ఫిగర్ 2 5 dB గా ఉంటుందని మీరు చూడవచ్చు కాని మేము పాయింట్ B ని ఎంచుకుంటే మీరు ఈ పాయింట్ B ను Γ0 పాయింట్ కు దగ్గరగా చూడవచ్చు కాబట్టి పాయింట్ C మరియు పాయింట్ A కి అనుగుణమైన నాయిస్ ఫిగర్ కంటే ఇక్కడ నాయిస్ ఫిగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి పాయింట్ A మరియు C ను ఎన్నుకోకండి మీరు పాయింట్ B ని ఎన్నుకోవచ్చు కాబట్టి పాయింట్ B తక్కువ నాయిస్ ఫిగర్ కోసం ఎన్నుకోవాలి కానీ అది తక్కువ గెయిన్ ని కలిగి ఉంటుంది ఇప్పుడు మేము పాయింట్ D ని ఎంచుకుంటే పాయింట్ D యొక్క నాయిస్ ఫిగర్ దాదాపు 2 5 dB మరియు గెయిన్ 0 9 కు అనుగుణంగా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి మీరు అధిక గెయిన్ కోసం D ని ఎంచుకోవచ్చు కాని అధిక నాయిస్ కూడా ఉంటుంది మీరు ఇక్కడ మరొక పాయింట్ను కూడా ఎంచుకోవచ్చు కాని దీని అర్థం నాయిస్ ఫిగర్ మరింత క్షీణిస్తుందని అర్థం కానీ గెయిన్ పెరుగుతుంది సరే కాబట్టి నాయిస్ ఫిగర్ మరింత ముఖ్యమా లేదా గెయిన్ మరింత ముఖ్యమైనదా అని నిజంగా నిర్ణయించుకోవాలి గెయిన్ మరింత ముఖ్యమైనది అయితే దీనికి దగ్గరగా ఉన్న పాయింట్ను ఎంచుకోండి మరియు నాయిస్ ఫిగర్ మరింత ముఖ్యమైనది అయితే ఈ ప్రత్యేకమైన పాయింట్ Γ0 కి దగ్గరగా ఉన్న పాయింట్ను ఎంచుకోండి మనం మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ ఉదాహరణలో మేము మునుపటిలాగా నాయిస్ ఫిగర్స్ను ఉంచాము కానీ ఇప్పుడు S11 భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ S ఈ నిర్దిష్ట పాయింట్ లో ఉంది మరియు ఇవి కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్స్ సరే కాబట్టి మళ్ళీ నేను A మరియు B అనే రెండు పాయింట్లను చూపించాను కాబట్టి మీరు పాయింట్ A ని చూస్తే ఈ పాయింట్ A Γ0 కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీని అర్థం ఇది మాకు చాలా తక్కువ నాయిస్ ఇస్తుంది కానీ ఇది తక్కువ గెయిన్ ఇస్తుందని మీరు చూడవచ్చు మేము ఒక పాయింట్ B ని ఎంచుకుంటే ఆ గెయిన్ ఎక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు కానీ ఇక్కడ ఈ ప్రత్యేక సమయంలో నాయిస్ ఫిగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తక్కువ నాయిస్ ఫిగర్ తక్కువ గెయిన్ కోసం A ని ఎంచుకోవచ్చు కానీ అధిక గెయిన్ ఎక్కువ నాయిస్ ఫిగర్ కోసం B ని ఎన్నుకోండి సరైన ఎంపిక ఎలా చేయాలో నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి Γ0 మరియు S11 మధ్య లైన్ ను గీయండి సరే కాబట్టి ఆ లైన్ ప్రాథమికంగా ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అయ్యే రెండు సర్కిల్లకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్దిష్ట లైన్ వెంట ఏదైనా పాయింట్ను ఎంచుకోవడం మంచిది మరియు మీరు ఈ పాయింట్ను తక్కువ నాయిస్ ఫిగర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు కానీ తక్కువ గెయిన్ కూడా ఉంటుంది మరియు మీరు ఈ నిర్దిష్ట పాయింట్ ను ఎంచుకుంటే అది గరిష్ట గెయిన్ అవుతుంది మరియు నాయిస్ ఫిగర్ పేలవం గా ఉంటుంది కాబట్టి కావలసిన గెయిన్ విలువ లేదా కావలసిన నాయిస్ ఫిగర్ ను బట్టి ఇక్కడ ఏదైనా పాయింట్ ఎంచుకోవచ్చు కాబట్టి మేము లో నాయిస్ యాంప్లిఫైయర్ డిజైన్ చేస్తున్నందున మనం పాయింట్ A ని ఎన్నుకుంటాము ఇది Γ0 కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టిA విలువకు సంబంధించి gns లేదా gs యొక్క విలువ ఏమిటో మనకు ఇప్పుడు తెలుస్తుందిఅప్పుడు మీరు gl సంబంధిత విలువ ఏమిటో కనుగొనేందుకు gl విలువ gl max కంటే తక్కువ ఉండాలి అని తనిఖీ చేయండి అప్పుడుమీరు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్ను గీయండి ఆపై ΓL విలువను ఎంచుకోండి ఆంప్లిఫైయర్ డిజైన్ గురించి మాట్లాడినప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ గురించి నేను ఇప్పటికే వివరంగా చర్చించాను కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను మీరు డిజైన్ చేయవలసి ఉంది మరియు ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడినప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ గురించి మరింత వివరంగా చర్చించాము కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చర్చించబోతున్నాను కాబట్టి దయచేసి మునుపటి స్లైడ్లను చూడండి సరే ఇప్పుడు మేము నిజ జీవిత ఉదాహరణను తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేకమైన IC ని ఉపయోగించి మేము రూపొందించిన LNA ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైన IC కి 1 5 dB కి సమానమైన నాయిస్ ఫిగర్ స్పెసిఫికేషన్ ఉంది మరియు ఇది అంతర్గతంగా 5 నుండి 4000 మెగాహెర్ట్జ్ వరకు సరిపోతుంది మరియు ఇది తయారీదారులు ఇచ్చిన సాధారణ సర్క్యూట్లలో ఒకటి మీరు 5 MHz వద్ద డిజైన్ చేయాలనుకుంటే ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ అంత మంచిది కాదు కాబట్టి దయచేసి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను కొంచెం జాగ్రత్తగా వాడండి అని నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్లో మీరు కప్లింగ్ కెపాసిటర్లను 100 pF మరియు 100 pF గా ఇవ్వడాన్ని చూడవచ్చు ఇప్పుడు ఈ కెపాసిటర్లు కోరుకున్న ఫ్రీక్వెన్సీ లో షార్ట్ సర్క్యూట్గా పనిచేయాలి అయితే 5 MHz వద్ద ఈ కెపాసిటర్లు చాలా ఎక్కువ ఇంపిడెన్స్ను అందిస్తాయి ఎందుకంటే కెపాసిటర్ యొక్క ఇంపిడెన్స్ Z 1 j ω C చే ఇవ్వబడిందని మనకు తెలుసు కాబట్టి ఒమేగా విలువ చిన్నది అయితే మొత్తం ఇంపిడెన్స్ ఎక్కువ గా ఉంటుంది కాబట్టి ఈ కెపాసిటర్ కారణంగా చాలా అటెన్యుయేషన్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద యాంప్లిఫైయర్ కావాలంటే మీరు ఇక్కడ కెపాసిటెన్స్ యొక్క అధిక విలువను ఉపయోగించాలి ఎందుకంటే మేము ఈ విలువలను ఉంచాము ఎందుకంటే మేము ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ను GSM బ్యాండ్లో డిజైన్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ మేము 920 MHz వద్ద పరీక్షించాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇన్పుట్ ఇది కప్లింగ్ కెపాసిటర్ మరియు అవుట్పుట్ ఒక కప్లింగ్ కెపాసిటర్ ఉంది ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ అంతర్గతంగా సరిపోలినందున దీనికి అవసరమైన ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ లేదని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ కోసం మీరు నాయిస్ ఫిగర్ సర్కిల్ను గీయవలసిన అవసరం లేదు మీరు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ మరియు ఇతరవి గీయవలసిన అవసరం లేదు ఆ పనులన్నీ తయారీదారుల చేత చేయబడ్డాయి కాబట్టి ఇది చాలా సరళీకృత కాన్ఫిగరేషన్ అయినప్పటికీ నాయిస్ ఫిగర్ 1 5 dB కి సమానమని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వారు ఈ బ్రాడ్బ్యాండ్ ప్రాంతానికి అంతర్గతంగా సరిపోయే ఇంపిడెన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కడో లాసీ నెట్వర్క్ చిత్రంలోకి వస్తుంది కాబట్టి నాయిస్ ఫిగర్ తక్కువగా ఉంది నాయిస్ ఫిగర్ 0 2 లేదా 0 3 dBకి సమానమైన అనేక ట్రాన్సిస్టర్లు ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను మరియు మీరు ఆ ట్రాన్సిస్టర్ను ఉపయోగిస్తే 0 5 dB నుండి 1 dB నాయిస్ ఫిగర్ ఉన్న లో నాయిస్ యాంప్లిఫైయర్ ని మీరు రియలైజ్ చేయవచ్చు సరే కాబట్టి ఇక్కడ అవును విషయాలు చాలా సులభం కాని మేము 1 5 dB నాయిస్ ఫిగర్ ని కలిగివున్నాము అయినప్పటికీ మేము దీనిని రూపొందించాము ఎందుకంటే అప్లికేషన్ కోరుకున్న నాయిస్ ఫిగర్ 2 dB మరియు ఇది 2 dB కన్నా తక్కువ ఇస్తుంది మరియు మీరు తక్కువ నాయిస్ ఫిగర్ ను ఇవ్వగలిగితే ఎవరూ అభ్యంతరం చెప్పరు మరొక విషయం ఇప్పుడు బయాసింగ్ కండీషన్ ని చూద్దాం ఇక్కడ అవుట్పుట్ ఈ ఇండక్టర్ ద్వారా అనుసంధానించబడిందని మీరు చూడవచ్చు ఈ విలువ 68 nH అని మీరు చూడవచ్చు ఇది కావలసిన ఫ్రీక్వెన్సీ లో ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది అయితే మళ్ళీ మీరు 5 MHz వద్ద ఉపయోగించాలనుకుంటే ఇది తక్కువ విలువ గల ఇండక్టర్ మీరు ఎక్కువ విలువ గల ఇండక్టర్ ను ఎన్నుకోవాలి ఇప్పుడు ఇది సరఫరా వోల్టేజీకి అనుసంధానించబడి ఉంది గ్రౌండ్ కి 3 పారలెల్ కెపాసిటర్లు అనుసంధానించబడి ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ విలువలు ఏమిటి కాబట్టి 1uF ప్రాథమికంగా ఈ ప్రత్యేక విద్యుత్ సరఫరాలో రిపుల్స్ ని తగ్గించడం కోసం ఉపయోగించబడినది ఈ రెండు కెపాసిటర్లు ప్రధానంగా అధిక ఫ్రీక్వెన్సీ లో ట్రాన్సియెంట్లను తగ్గించడం కోసం ఉపయోగించబడినది మరియు ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ పరిధి కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన డిజైన్ ఆధారంగా తయారు చేసిన PCB ఇది ఈ రెండు కనెక్టర్లను చూడటం ద్వారా మీరు ఈ నిర్దిష్ట యాంప్లిఫైయర్ పరిమాణం గురించి ఆలోచనను పొందవచ్చు కాబట్టి ఈ విలక్షణమైన పరిమాణం దాదాపు 1 cm ఉంటుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్ యొక్క పరిమాణం దాదాపు 1 inch బై 1 inch అని మీరు ఒక ఆలోచనను పొందవచ్చు ఇది 25 mm బై 25 mm వరకు ఉంటుంది కాబట్టి మనకు లభించిన పరీక్ష ఫలితాలు ఏమిటో చూద్దాం కాబట్టి మైక్రోవేవ్ జనరేటర్ ద్వారా 920 MHz వద్ద ఇన్పుట్ మైనస్ 17 dBm గా ఇవ్వబడింది మరియు ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ స్పెక్ట్రం ఎనలైజర్కు అనుసంధానించబడింది స్పెక్ట్రం ఎనలైజర్ యొక్క ప్రతిస్పందన ఇక్కడ చూపబడింది 2 dBm గా కొలుస్తారు కాబట్టి మీరు dB పరంగా అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ విలువను పరిశీలిస్తే అది 25 2 dB గా వస్తుంది అయినప్పటికీ మేము కోయాక్సిల్ కేబుల్ను కనెక్ట్ చేసాము మరియు మేము కోయాక్సిల్ కేబుల్స్ గురించి చర్చించినప్పుడు మీరు గుర్తుచేసుకుంటే అన్ని కోయాక్సిల్ కేబుల్స్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ లో కొన్ని నష్టాలను కలిగి ఉంటాయి కాబట్టి మేము కేబుల్ నష్టాలను ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో పరీక్షించాము కాబట్టి కేబుల్ నష్టాలు 3 dB కాబట్టి మీరు ఈ సంఖ్యలన్నింటినీ యాడ్ చేస్తే ఈ LNA యొక్క గెయిన్ 28 dB గా వస్తుంది కాబట్టి గెయిన్ చాలా మంచిదని మీరు చూడవచ్చు మునుపటి ఉదాహరణలను మీరు గుర్తుచేసుకుంటే నేను 10 dB లేదా 14 dB లేదా 18 dB యొక్క గెయిన్ గురించి మాట్లాడుతున్నాను కాని ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ 28 dB నాయిస్ ఫిగర్ యొక్క గెయిన్ ఇస్తుంది ఇది దాదాపు 1 కాబట్టి ఈ ప్రత్యేకమైన లో నాయిస్ యాంప్లిఫైయర్ను రిసీవర్ చైన్లో మొదటి యాంప్లిఫైయర్ బ్లాక్గా ఉపయోగించవచ్చు రిసీవర్ చైన్లో యాంప్లిఫైయర్ యొక్క అనేక క్యాస్కేడ్ దశలు ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను దానికి కారణం యాంటెన్నా అందుకున్న సిగ్నల్ చాలా బలహీనంగాఉంటుంది కాబట్టి సాధారణంగా ఆ యాంప్లిఫైయర్ చైన్ యొక్క గెయిన్ దాదాపు 60 dB పొందవచ్చు కాబట్టి ఈ లో నాయిస్ యాంప్లిఫైయర్ యొక్క క్యాస్కేడ్ దశలను ఉపయోగించాల్సి ఉంటుంది వాస్తవానికి తరువాతి దశ గరిష్ట గెయిన్ కోసం ఆప్టిమైజ్ చేయవచ్చు ఎందుకంటే ఆ దశ ఈ అధిక గెయిన్ తో డివైడ్ చేయబడుతుంది కాబట్టి రెండవ దశ యొక్క పేలవమైన నాయిస్ కూడా మొత్తం నాయిస్ ఫిగర్ కు జోడించబడదు ఎందుకంటే ఈ ప్రత్యేక దశ యొక్క గెయిన్ చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజు సంగ్రహంగా చెప్పాలంటే లో నాయిస్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయాలనే దాని గురించి మాట్లాడాము కాబట్టి ఇచ్చిన యాంప్లిఫైయర్ కోసం నాయిస్ ఫిగర్ కి సంబంధించి మేము మొదట చాలా సరళమైన వ్యక్తీకరణతో ప్రారంభించాము మరియు ఆ వ్యక్తీకరణ ప్రాథమికంగా NFmin rn మరియు Γ0 అనే 3 ముఖ్యమైన టర్మ్ లను ఉపయోగిస్తుంది కాబట్టి ఆ టర్మ్ లను ఉపయోగించడం ద్వారా మనం మొదట N i అంటే ఏమిటో కనుగొంటాము ఆపై మేము నాయిస్ ఫిగర్ సర్కిల్లను ప్లాట్ చేస్తాము దానితో పాటు సోర్స్ వైపు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ను ప్లాట్ చేస్తాము అప్పుడు మనం మరింత ముఖ్యమైనదాన్ని బట్టి ΓS యొక్క తగిన విలువను ఎంచుకుంటాము గెయిన్ చాలా ముఖ్యం లేదా నాయిస్ ఫిగర్ మరింత ముఖ్యమైనది ఆపై మేము ఈ ఆచరణాత్మక ఉదాహరణను తీసుకున్నాము మరియు నేను ఈ రోజు ముందు చర్చించిన చాలా పనులను మీరు చేయనవసరం లేదని ఈ ప్రత్యేక ఉదాహరణలో చూడవచ్చు కాని నేను చెప్పినట్లుగా మీరు చాలా లో నాయిస్ ఫిగర్ యాంప్లిఫైయర్ డిజైన్ చేయవలసి వస్తే అప్పుడు మీరు ఆప్టిమమ్ యాంప్లిఫైయర్ డిజైన్ కోసం కాన్స్టెంట్ నాయిస్ ఫిగర్ సర్కిల్ మరియు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్లను గీయాలి తదుపరి అధ్యాయం లో నేను పవర్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడుతాను కావున సెలవు మీకు చాలా కృతజ్ఞతలు మళ్లీ కలుద్దాం